NPTEL ఆన్లైన్ సర్టిఫికెట్ కోర్స్ బయోరియాక్టర్స్ లో 15వ లెక్చర్ కు స్వాగతం గత లెక్చర్ లో మనం 4వ మాడ్యూల్ మొదలు పెట్టాము ఇది బయోరియాక్టర్ పై కల్టివేషన్ పారామీటర్స్ ప్రభావం గురించి మనం కొన్ని కల్టివేషన్ పారామీటర్స్ లేదా బయోరియాక్టర్ ఎన్విరాన్మెంటల్ పారామీటర్స్ ను తెలుసుకున్నాము అదే కొనసాగిద్దాము బయోరియాక్టర్ పనితనాన్ని ప్రభావితం చేసే కల్టివేషన్ వేరియబుల్స్ చాలా ఉన్నాయని చూసాం మెజర్ చేయగలిగినవై ఇంకా కంట్రోల్ చేయగలిగినవైన కొన్ని కామన్ పారామీటర్స్ ఉష్ణోగ్రత pH మీడియం కంపొజిషన్ ఏరేషన్ యాజిటీషన్ ఇంకా డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ఉష్ణోగ్రత గురించి కొన్ని వివరాలు చూశాము ఆర్గానిజం పెరిగే ఉష్ణోగ్రత రేంజ్ తక్కువ గా ఉంటే స్టినో థర్మల్ అని ఎక్కువగా ఉంటే యూరి థర్మల్ అని ఆప్టిమమ్ టెంపరేచర్ 30 degree c గాఉంటే మీసోఫిలిక్ అని 15 degree c అయితే సైక్రోఫిలిక్ అని 60 degree c అయితే ధర్మో ఫిలిక్ అని అంటారు ఇంకా మనం టెంపరేచర్ డిపెండెన్సీ వంటి అనేక సందర్భాలలో ఉపయోగపడే విశేషణమైన పదాలు ఆబ్లిగేట్ ఫ్యాకెల్ టేటివ్ లను తెలిసుకొన్నాము ఆబ్లిగేట్ అంటే స్ట్రిక్ట్ ఫ్యాకెల్ టేటివ్ అంటే ఫ్లెక్సిబుల్ ఆ తర్వాత టెంపరేచర్ ఎఫక్ట్ ని మాధమెటికల్ గా చూశాము లో టెంపరేచర్ ను ఉపయోగించి సెల్ లైన్స్ ని స్ట్రైన్స్ ని ప్రొడక్షన్ లోను పరిశోధనలలోను ఉపయోగించటం చూశాము స్పెర్మ్ బ్యాంక్ పూర్తి మనిషి శరీరాన్ని సస్పెండెడ్ యానిమేషన్ లో ఉంచటాన్ని చూసాము కొన్ని వీడియోల గురించి చెప్పను మీరు అవి చూసి ఉంటారు అనుకొంటున్నా తర్వాత టెంపరేచర్ కంట్రోల్ గురించి కొన్ని వివరాలు చూశాము తర్వాత మీడియం pH గురించి కొన్ని ఆర్గానిజం లు చాల ఎక్కువ pH రేంజ్ లో పెరుగుతాయి కొన్ని మమ్మేలియన్ సెల్స్ వంటివి చాలా తక్కువ pH రేంజ్ లోనే పెరుగుతాయి కాబట్టి బయోరియాక్టర్ లో అత్యుత్తమ ఫలితాల కోసం pH ని మేజర్ చెయ్యాలి ఇంకా కంట్రోల్ చెయ్యాలి pH బఫర్ ను మీడియం తో కలపటం ద్వారా pH ని కంట్రోల్ చేయరాదని తెలిసి కొన్నాము బహుశా చాలా ఎక్కువ అయ్యే ఆయానిక్ స్ట్రెంత్ వలన సెల్స్ పెరగవు తర్వాత చాల క్లుప్తంగా ఏరేషన్ యాజిటీషన్ లను గురించి చూశాము తర్వాత అవి ఎలా కంట్రోల్ చేయాలో తెలిసుకొన్నాము అవి సెల్స్ ని సస్పెన్షన్ లో ఉంచుతాయని సెల్స్ మీద షియర్ స్ట్రెస్ ని కలిగిస్తాయని తెలిసి కొన్నాము మనం ఈ రెడింటి వివరాలు ఈ లెక్చర్ లో తెలిసికొందాము అనుకొన్నాము తర్వాత డిజాల్వ్డ్ ఆక్సిజన్ DO గురించి కొంత విపులంగా చూడబోతున్నాం ఏరోబిక్ సెల్స్ ద్రవం లో ఉన్నాయి గాలిలో లేవు వాటికి లభించే ఆక్సిజన్ మీడియం లో కరిగి ఉన్న ఆక్సిజన్ మీడియం లోని నీటిలో ప్రముఖంగా ఇది కరిగి ఉంటుంది DO అంటే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ దీనిని గాలిలోని పర్సెంటేజ్ సాచురేషన్ లో తెలుపుతారు చాలా బయారియాక్టర్స్ కి ఆక్సిజన్ గాలి నుంచే లభిస్తుంది అందుకే డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ని గాలిలోని పర్సెంటేజ్ సాచురేషన్ లో తెలుపుతారు దీని అర్ధం ఏమిటంటే ఈక్విలిబ్రియం అంటే ఎంతో తెలుసు కదా మనం గాలి తో కాంటాక్ట్ అవుతున్న నీరు గురించి మాట్లాడుతున్నాం గాలి లోని ఆక్సిజన్ వాటర్ లోనికి ట్రాన్స్పోర్ట్ అవుతుంది లిక్విడ్ ఫెజ్ గ్యాస్ ఫెజ్ ల ట్రాన్స్పోర్ట్ ఈక్విలిబ్రియం వచ్చేవరకు జరుగుతుంది మైక్రో స్కోప్ స్థాయి లో మాట్లాడితే ఆక్సిజన్ అణువులు గ్యాస్ పేజ్ నుంచి లిక్విడ్ పేజ్ కు ఒక రేట్ లో మారతాయి ఆక్సిజన్ గ్యాస్ పేజ్ నుంచి లిక్విడ్ ఫెజ్ మారే రేట్ లిక్విడ్ ఫెజ్ నుంచి గ్యాస్ ఫెజ్ కు మారే రేట్ కు సమానమయ్యే వరకు ఈ మార్పు జరుగుతూ ఉంటుంది ఈ కండిషన్ ని ఈక్విలిబ్రియం అంటారు హేన్రి లా చెప్పినట్లు కాన్సంట్రేషన్ లు కొంత సంభంధం కలిగి ఉంటుంది ఈక్విలిబ్రియం వచ్చి నా రెండూ సమానం కాదు గాలిలో ఆక్సిజన్ 21 పరసెంట్ ఉంది నీటి లో 8 ppm ఉంటుంది 8 మిల్లీ గ్రా లీటర్ రెండు ఫెజ్ ల మధ్య మారుతుండే దేనికైనా ఇది సహజమే థర్మోడైనమిక్స్ లో మీరు ఇది తెలుసుకొంటారు ఈ ఉదాహరణ ఈ సిస్టం బయోరియాక్టర్ లో అవసరం దీని గురించి విపులంగా తెలుసుకొందాం ఆక్సిజన్ ఈక్విలిబ్రియం వద్ద విభజన చెందే చోట లిక్విడ్ లో ఉండే కాన్సంట్రేషన్ కు గాలిలో ఉండే కాన్సంట్రేషన్ కు మధ్య సంబంధము ఉన్నది ఇది ఎయిర్ ఆక్సిజన్ తో సాచురేట్ అయినపుడు లిక్విడ్ లో నిర్దిష్ట పరిమాణంలో ఆక్సిజన్ ఉంటుంది గ్యాస్ ఫెజ్ లోని కంపొజిషన్ ను మారిస్తే లిక్విడ్ లోని ఈక్విలిబ్రియం కంపొజిషన్ మారుతుంది గాలిని 100 శాతం ఆక్సిజన్ తో భర్తీచేస్తే ఈక్విలిబ్రియం వద్ద నీటిలోని ఆక్సిజన్ 40 ppm అవుతుంది ఇదిగాలిలో 21 శాతం ఉన్నప్పుడు 8 ppm గా ఉంది ఇది అందరూ గమనించాలి గాలిని వాడుతున్నప్పుడు కంప్లిట్ సాచురేషన్ అని 100 శాతం ఎయిర్ సాచురేషన్ ని అంటాము 0 నుండి 100 శాతం మధ్య సాధారణం గా వాడుతుంటాము మనం గమనించాలసింది ఏమిటంటే గ్యాస్ కాన్సంట్రేషన్ ను మారిస్తే మనం ఎయిర్ సాచురేషన్ ను 100 కంటే ఎక్కువకు తీసుకెళ్లవచ్చు గరిష్టంగా 480 శాతం ఇది 21 శాతం అది 100 శాతం ఆక్సిజన్ ఎయిర్ ఫెజ్ లో 100 శాతం ఆక్సిజన్ ఉంటే ఎయిర్ సాచురేషన్ 480 శాతం సాధించవచ్చు మళ్ళీ బయోరియాక్టర్ స్కిమాటిక్ ను చూద్దాం ఇది స్టిర్రర్ ఇది సెల్స్ పెరిగే మీడియం DO ప్రోబ్ pH ప్రోబ్ టెంపరేచర్ ప్రోబ్ ఇంకా ఇన్లెట్ మనం కాన్సెప్టువల్ సిస్టంను ఎంచుకున్నాం సిస్టం కాన్సెప్టువల్ గాని రియల్ గాని కావచ్చు ఈ కేస్ లో మనం కాన్సెప్టువల్ సిస్టంను ఎంచుకున్నాం ఎందుకనేది మీకు ముందు ముందు అర్ధమవుతుంది నేను చెప్తాను మనం సిస్టం బ్రాత్ మైనస్ బబుల్స్ ఎయిర్ బబుల్స్ ఆక్సిజన్ మోసుకెళ్లి మీడియం కు సరఫరా చేస్తాయి అది సెల్స్ తీసుకొంటాయి మనం గ్యాస్ బబుల్స్ తో కూడియున్న బ్రాత్ మొత్తాన్ని తీసుకొని కాన్సెప్టువల్ గా అందులో నుంచి ఎయిర్ బబుల్స్ ని తీసివేసి మిగిలిన దానిని సిస్టము గా పరిగణిస్తాము ఈ సిస్టం కు ఆక్సిజన్ మీద బాలన్స్ చేస్తూ బాలన్స్ ఈక్వేషన్ ను వ్రాస్తే ఇలా ఉంటుంది మనం ఎప్పుడు దీని తోనే మొదలు పెడతాము ఇది చాలా ప్రాధమిక మైనది ri rorg rcddt ఆక్సిజన్ ఇన్ పుట్ రేట్ మైనస్ ఆక్సిజన్ అవుట్ పుట్ రేట్ ప్లస్ ఆక్సిజన్ జనరేషన్ ఆక్సిజన్ కన్సంషన్ ఆక్సిజన్ ఎక్యుమిలేషన్ కు సమానమగును ఇది అన్ని మాస్ పేర టైం లో సూచించిరి మనం ఒక సిస్టం మైనస్ బబుల్స్ ని ఎంచుకొన్నాము దాని వలన అవుట్ పుట్ రేట్ ను సున్నా కు సెట్ చేయడం అగును అంటే అవుట్ పుట్ రేట్ సున్నా మనం బ్రాత్ మైనస్ బబుల్స్ తీసుకున్నాం అంటే లిక్విడ్ భాగం మన సిస్టం ఆక్సిజన్ లిక్విడ్ బ్రాత్ నుంచి బయటకు పోవాలి అంటే సూపర్ సాచురేటెడ్ కండిషన్ కావాలి మనం సిస్టం ని సూపర్ సాచురేటెడ్ కండిషన్ లో నడపడం లేదు అనుకుందాము కాబట్టి మన సిస్టం లో అంటే బ్రాత్ మైనస్ బబుల్స్ సిస్టం లో ఆక్సిజన్ అవుట్ పుట్ రేట్ సున్న ఆ రకంగా మనం దీనిని సున్నా కు సెట్ చేస్తాము మన సిస్టం లిక్విడ్ బ్రాత్ కు గ్యాస్ బబుల్స్ నుంచి ఇన్ ఫుట్ రేట్ ఉంది మం సిస్టం లో ఏ రియాక్షన్ ద్వారానూ ఆక్సిజన్ జెనరేట్ అవ్వడం లేదు అనుకుందాము మాస్ ఆఫ్ ఆక్సిజన్ ని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ గా వ్రాసుకుందాము ఇది కొలవతగినది మాస్ అంటే కాన్సంట్రేషన్ ఇంటూ వాల్యూమ్ దీనిని మారిస్తే కాన్సంట్రేషన్ గా వ్రాయవచ్చు రేట్ ఆఫ్ ఇన్ పుట్ కనుక రేట్ ఆఫ్ కంజంషన్ కన్నా ఎక్కువగా ఉంటే సెల్స్ ఖర్చు చేసే రేట్ కన్నా ఎక్కువగా ఉంటే రేట్ ఆఫ్ ఎకుమిలేషన్ '0' కన్నా ఎక్కువ IfrirCdmdt0DO పెరుగును rirC అయితే ri rC పాజిటివ్ అవుతుంది కాబట్టి dmdtఎకుమిలేట్ అవుతుంది ఇలాగనుక అయితే DO డిసాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ఎక్కువ అవుతుంది ఇది బ్యాలెన్స్ తో తెలుస్తోంది అయితే ఇన్ పుట్ రేట్ కనుక కన్సంషన్ రేట్ కన్నా తక్కువ అయితే ఎక్యుమిలేషన్ సున్న కన్నా తక్కువ DO తగ్గుతూ ఉంటుంది IfrirCdmdt0DOతగ్గును ఇన్ పుట్ రేట్ కనుక కన్సంషన్ రేట్ తో సమానమైతే ఎక్యుమిలేషన్ సున్న DO కాన్స్టెంట్ అగును IfrirCdmdt0DOకాన్స్టెంట్ ఇది స్టడీ స్టేట్ సిచువేషన్ DO కాన్స్టెంట్ బయోరియాక్టర్ ఆపరేట్ చేసే టప్పుడు ఈ కండిషన్ ను సాధించటానికి ప్రయత్నిస్తాము DO సెట్ పాయింట్ మెజర్ చేయబడి ఇంకా కంట్రోల్ చేయబడాలి DO సెట్ పాయింట్ ఏంటో చూద్దాం DO కాన్స్టెంట్ వాల్యూ ని వివిధ పర్సెంటేజ్ ల వద్ద సెట్ చెయ్యవచ్చు ఎయిర్ సాచురేషన్ పర్సెంటేజ్ DO గాలి దీని గురుంచి మనం కొద్దీ సేపటి క్రితమే చెప్పుకున్నాము మళ్ళి ఒక సారి చూద్దాం బ్రాత్ గాలి లోని ఆక్సిజన్ తో సాచురేట్ అయితే DO విలువ 100 శాతం గాలిలో 21 శాతం ఆక్సిజన్ ఉండును ప్యూర్ ఆక్సిజన్ ని వాడితే గరిష్టము గా 480 శాతం DO వస్తుంది ఇది 21 శాతం అది 100 శాతం ఆక్సిజన్ కాబట్టి దానికి తగ్గ మార్పు ఉంటుంది హేన్రి లా Henrys law p hx ప్రకారం p గాలి లో ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ x లిక్విడ్ లో ఆక్సిజన్ పార్షియల్ ప్రెజర్ మోల్ ఫ్రాక్షన్ ఈ రెండు హేన్రి కాన్స్టెంట్ h తో కనెక్ట్ అయ్యి ఉన్నాయి అవి లీనియర్ రేలషన్ లో ఉన్నాయి 21 శాతానికి DO 100 శాతం 100 శాతానికి DO 480 శాతం మనం ఎందుకు DO పైన ఆసక్తి చూపుతున్నాం DO అంటే మీడియం లో ఎక్యుమిలేటెడ్ అయిన ఆక్సిజన్ ఆక్సిజన్ ను సెల్స్ గ్రహిస్తాయి ఏరేషన్ ద్వారా ఆక్సిజన్ ను సరఫరా చేస్తాము అవి అన్ని సరే DO నిజానికి బ్రాత్ లోని ఆక్సిజన్ ను తెలుపుతుంది చాలా ఏరోబిక్ బ్యాక్తీరియా కు 50 శాతం కన్నా ఎక్కువ DO అవసరమని కనుగొనడమైనది గ్రోత్ మీద ప్రొడక్షన్ మీద DO యొక్క ప్రభావం గురుంచి చాలా స్టడీస్ ఉన్నాయి చాలా ఏరోబిక్ బ్యాక్తీరియా 50 శాతం కన్నా ఎక్కువ డిజా ల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ప్రిఫర్ చేస్తాయి క్లాస్ట్రెడియం ఎసిటో బ్యూటీలికం వంటి ఆర్గానిజం లకు చాలా తక్కువ 5 శాతం కన్నా తక్కువ ఆక్సిజన్ కావాలి ఆక్సిజన్ సప్లై గురించి చూద్దాం దీనికోసమే మనం DO గురించి ఆలోచించేది DO కేవలం ఎక్యుమిలేషన్ మాత్రమే అయినా ఇది గ్రోత్ మరియు ప్రొడక్టివిటీ ని ప్రత్యక్షం గా ప్రభావితం చేస్తోంది ఆక్సిజన్ సప్లై వివరాలు చూద్దాము ఇక్కడ ఎయిర్ బబుల్ ని సెమీ సర్కిల్ లో చూపించాను నిజానికి అవి స్పియర్ ఆకారం లో ఉంటాయి ఇక్కడ సెమీ సర్కిల్ లో చూపించాము ఇది ఎయిర్ బబుల్ ఇది సెల్ అది లిక్విడ్ మీడియం మన సిస్టం లో రెండూ ఉన్నాయి ఆక్సిజన్ ఎయిర్ బబుల్ లోపలి నుంచి లిక్విడ్ లోనికి తర్వాత సెల్ లోనికి వెలుతుంది మైక్రోస్కోపిక్ గ్గా చూసినట్లయితే కాన్సంట్రేషన్ లేదా మోల్ ఫ్రాక్షన్ ను తీసుకుంటే ఎయిర్ బబుల్ లోపల గ్యాస్ మోల్ ఫ్రాక్షన్ అత్యధికంగా ఉంటుంది ఇంటర్ ఫెస్ దగ్గర గ్యాస్ కాన్సంట్రేషన్ లిక్విడ్ కాన్సంట్రేషన్ ఈక్విలిబ్రియం లో ఉంటాయి ఇంటర్ ఫేస్ దగ్గర వెనువెంటనే ఈక్విలిబ్రియం వస్తుందని కనుగొన్నారు ఇప్పుడు మనకు కావలిసింది లిక్విడ్ ఫేస్ మోల్ ఫ్రాక్షన్ లిక్విడ్ ఫేస్ మోల్ ఫ్రాక్షన్ xAi గ్యాస్ ఫేస్ మోల్ ఫ్రాక్షన్ yAiతో ఈక్విలిబ్రియం లో ఉంటుంది ఎయిర్ బబుల్ కు దగ్గరగా ఒక ప్రాంతం లో ఆక్సిజన్ కాన్సంట్రేషన్ చాలా వేగంగా తగ్గిపోతుంది ఆక్సిజన్ యొక్క మోల్ ఫ్రాక్షన్ చాలా వేగంగా లిక్విడ్ లో తగ్గి పోతుంది ఈ కాన్సెప్టుయువల్ ప్రాంతాన్ని గ్యాస్ లిక్విడ్ ఫిల్మ్ అంటారు నిజానికి ఇక్కడ ఫిల్మ్ ఏమి లేదు ఇది ఒక కాన్సెప్టుయువల్ పాయింట్ ఇది కాన్సంట్రేషన్ చాలా వేగంగా తగ్గిపోయే ప్రాంతం అప్పుడు లిక్విడ్ లో కాన్సంట్రేషన్ లేదా మోల్ ఫ్రాక్షన్ xAL తర్వాత సెల్ ను పరిగణిస్తే అక్కడ 2 ఫేజ్ లు ఉన్నాయి సెల్ సెమి సాలిడ్ లేదా సెమి లిక్విడ్ ఫేజ్ లో ఉంటుంది దీని చుట్టూ ఒక ఫిలిం ఉంటుంది ఇక్కడ కూడా కాన్సంట్రేషన్ బాగా తగ్గుతుంది సెల్ C ఫైనల్ కాన్సంట్రేషన్ ఇది సెల్ తన మెటబాలిక్ అవసరాలకు వాడుకొనేది నిజానికి సెల్ లో ఆక్సిజన్ అవసరమైన ప్లేస్ అనేక సబ్స్ట్రేట్ ల ఆక్సీ డేటివ్ ప్యాసఫారీలేషన్ లో రిలీజ్ అయిన ఎలెక్ట్రాన్స్ యొక్క ఎలెక్ట్రాన్ యాక్సె ప్టార్ మాత్రమే అది మాత్రమే ఏరోబిక్ ఆర్గానిజం లో ఆక్సిజన్ అవసరమయిన ప్లేస్ ఇది చాలా ప్రముఖమైనది అవసరమయినది కాబట్టి ఈ ఎలెక్ట్రాన్ యాక్సె ప్టార్ ల అవసరం కోసం బయోరియాక్టర్ల కు ఆక్సిజన్ సరఫరా చేయవలెను స్టడీ స్టేట్ లో ఉన్నప్పుడు గ్యాస్ లిక్విడ్ ఇంటర్ ఫేజ్ గుండా ఆక్సిజన్ ట్రాన్స్ పోర్ట్ ని చూద్దాం స్టడీ స్టేట్ వచ్చేసింది అనుకుందాం అప్పుడు ఇంటర్ ఫేజ్ గుండా ట్రాన్స్ పోర్ట్ ని చూద్దాం ఆక్సిజన్ గ్యాస్ లిక్విడ్ ఇంటర్ ఫేజ్ లోపలి కి వచ్చే రేట్ వెలుపలికి వెళ్లే రేట్ సమానం గా ఉండాలి స్టడీ స్టేట్ పొందాలన్నా స్టడీ స్టేట్ లో ఉండాలన్నా ఇది నిజం అంటే రేట్ ఆఫ్ ఆక్సిజన్ ఎంటరింగ్ ది గ్యాస్ లిక్విడ్ ఇంటర్ పేజ్ రేట్ ఆఫ్ ఆక్సిజన్ లీవింగ్ ది గ్యాస్ లిక్విడ్ ఇంటర్ పేజ్ ఇప్పుడు ఫ్లక్స్ గురించి చూద్దాం ఫ్లక్స్ ఎమౌన్ట్ ట్రాన్సఫర్డ్ పర్ యూనిట్ టైమ్ పర్ యూనిట్ ఏరియా రేట్ ఏరియా ఫ్లక్స్ అంటే ఒక యూనిట్ ఏరియా గుండా యూనిట్ సమయం లో ట్రాన్సఫర్ అయిన ఎమౌంట్ మరోలా చెప్తే ఇది రేట్ పర్ యూనిట్ ఏరియా ఏరియా ట్రాన్స్ పోర్ట్ దిశకు పర్ పెండిక్యులర్ గా ఉంది మీరు ఫ్లక్స్ గురించి చూసి ఉంటారు మాస్ ఫ్లక్స్ మూమెంటమ్ ఫ్లక్స్ మొదలగునవి బహుశా ట్రాన్స్ పోర్ట్ కోర్సు లో మనం ఫ్లక్స్ గురించి ఇక్కడ చూద్దాం ఇది చాలా సులభం ఇది ఫ్లక్స్ కి ఇంజనీరింగ్ అర్ధం ఫ్లక్స్ అనే పదాన్ని వేరే సందర్భం లో కొద్దిగా మరో అర్ధంలో చెప్తారు అది మీరు మాడ్యూల్ 5 లో చూడచ్చు రేట్ అదే ఏరియా కామన్ కాబట్టి గ్యాస్ లిక్విడ్ ఇంటర్ ఫేజ్ లోనికి వచ్చే ఫ్లక్స్ ఆఫ్ ఆక్సిజన్ వెలుపలికి వెళ్లే ఫ్లక్స్ ఆఫ్ ఆక్సిజన్ తో సమానం అవ్వాలి ఫ్లక్స్ ఆఫ్ ఆక్సిజన్ ఎంటరింగ్ ది గ్యాస్ లిక్విడ్ ఇంటర్ ఫేస్ ఫ్లక్స్ ఆఫ్ ఆక్సిజన్ లీవింగ్ ది గ్యాస్ లిక్విడ్ ఇంటర్ ఫేస్ ఈ పదాలని నేను ఏరియా తో విభజించాను అప్పుడు కూడా అదే ఉంటుంది I have just divided this these terms by area which also happens to be the same ఫ్లక్స్ అంటే ట్రాన్స్ ఫార్ కోషంట్ మరియు డ్రైవింగ్ ఫోర్స్ ల గుణితం గా చూడవచ్చు ఫ్లక్స్ జరగటానికి డ్రైవింగ్ ఫోర్స్ ఒక అవసరం ఈ కేస్ లో ఫ్లక్స్ ని NA అందాము దీనిని A గా డెవెలప్ చేసి ఆక్సిజన్ కు అప్ప్లై చేద్దాము ఇది జెనరిక్ స్పీసీస్ A ట్రాన్స్ ఫార్ కోషంట్ ky ఇదే ఆక్సిజన్ యొక్క మాస్ ట్రాన్స్ ఫార్ కోషంట్ గ్యాస్ లోని ట్రాన్స్ ఫార్ కోషంట్ ky ఇంటూ కాన్సంట్రేషన్ డిఫరెన్స్ అదే ఇక్కడ డ్రైవింగ్ ఫోర్స్ ఈ ఫార్ములేషన్ ట్రాన్స్ ఫార్ కోషంట్ ఫార్ములేషన్ ఇదే ఫ్లక్స్ ఇది ట్రాన్స్ ఫార్ కోషంట్ మరియు డ్రైవింగ్ ఫోర్స్ ల గుణితం ట్రాన్స్ ఫార్ కోషంట్ kyఉంది డ్రైవింగ్ ఫోర్స్ అనేది కాన్సంట్రేషన్ లేదా మోల్ ఫ్రాక్షన్ ల డిఫరెన్స్ ఇది ఇంటర్ ఫేస్ ను చేరుతున్న ఆక్సిజన్ ఫ్లక్స్ లిక్విడ్ వైపు ఇది kx ట్రాన్స్ ఫార్ కోషంట్ మరియు డ్రైవింగ్ ఫోర్స్ ల గుణితం మోల్ ఫ్రాక్షన్ ల డిఫరెన్స్ ఇవి స్టడీ స్టేట్ కండిషన్ ల ప్రకారము ఇవి రెండూ సమానము దీనిని ఈక్వేషన్ 1 అందాము ఎందుకంటే దీనిని ముందు ముందు రెఫెర్ చేయటానికి ఫ్లక్స్ సేమ్ గా ఉండాలి అందుకే అన్ని పదాలు NA తో సమానమగును NA అంటే ఫ్లక్స్ The flux needs to be the same therefore each term equals NA which we have defined as the flux గ్యాస్ మరియు లిక్విడ్ ల ఇంటర్ ఫేజ్ కాన్సంట్రేషన్ లు ఈక్విలిబ్రియం లో ఉన్నాయి అదే గతం లో చెప్పుకొన్నాం yAixAiలు ఈక్విలిబ్రియం లో ఉన్నాయి కాబట్టి వాటి ఈక్విలిబ్రియం కాన్సంట్రేషన్ లను yAiను కాన్స్టెంట్ ఇంటూ xAiగా వ్రాయ వచ్చు yAi m xAi ఈక్విలిబ్రియం కర్వ్ ని ఒక సారి గుర్తు తెచ్చుకుంటే yAiఒక ఫేజ్ లోని మోల్ ఫ్రాక్షన్ వేరొక ఫేస్ లోని మోల్ ఫ్రాక్షన్ లతో గ్రాఫ్ గీస్తే అది ఒక కర్ప్ కొన్ని చోట్ల కర్వ్ సుమారుగా స్ట్రైట్ లైన్ గా ఉంటుంది దీని అర్ధం ఏమటంటే మొత్తం ఈక్వేషన్ కర్వ్ లో ముక్కలుగా లీనియర్టీ కోసం చూస్తున్నాం ఆ చిన్న రీజియన్ లో yAi and xAiలీనియర్ రిలేషన్ ఉన్నట్లు తీసుకొంటున్నాము దీనిని ఈక్వేషన్ 2 అందాము m ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఇదే సాధారణంగా హె న్రి లా కాన్స్టెంట్ ఇంటర్ ఫేస్ కాన్సంట్రేషన్ లు yAiand xAi కొలవడం కష్టం కాబట్టి మన ఈక్వేషన్ ను కొలవ తగిన లేదా తెలిసికోదగిన కాన్సంట్రేషన్ లలో ఫార్ములేట్ చేయాలి ఇది కొలవడం చాలా కష్టం కొన్ని ప్రత్యేకమైన ప్రోబ్ ల ద్వారా కొంత మంది కొలిచి పరిశోధనలు చేసి అక్కడ ఈక్విలిబ్రియం ఉన్నదని నిర్ధారించారు కానీ అది రెగ్యులర్ గా చేయలేము దీనిని కొలవతగిన కాన్సంట్రేషన్ లలో వ్రాస్తే ఇలా ఉంటుంది So if we write this in terms of the concentrations that can be measured it is KyyAG yA KxxA xAL Ky మరియు Kxఓవర్ ఆల్ మాస్ ట్రాన్సఫర్ కోఎఫిసెంట్ లు Ky and Kx are the overall mass transfer coefficients ky మరియు kx లు వరుసగా గ్యాస్ సైడ్ ది మాత్రమే మరియు లిక్విడ్ సైడ్ ది మాత్రమే మనం గనుక ఇక్కడి నుంచి ఇక్కడికి ట్రాన్స్ ఫర్ కోషంట్ ని చూస్తుంటే మనం ట్రాన్స్ పోర్ట్ ఫ్లక్స్ ని ఏ కాన్సంట్రేషన్ లతో రిలేట్ చెయ్యాలి గ్యాస్ ఫేస్ కాన్సంట్రేషన్ లిక్విడ్ ఫేస్ కాన్సంట్రేషన్లు దానిని మనం డైరెక్ట్ చేయలేము ఎందుకంటే అది గ్యాస్ ఫేస్ ఇది లిక్విడ్ ఫేస్ గ్యాస్ ఫేస్ కంపొజిషన్ ని యాపిల్స్ అందము లిక్విడ్ ఫేస్ కంపొజిషన్ ని ఆరేంజెస్ అందాము యాపిల్స్ ని ఆరేంజెస్ లోనుంచి ఆరేంజెస్ ని యాపిల్స్ లోనుంచి తెసివేయ లేము కాబట్టి ఇక్కడ మనం కాన్సంట్రేషన్ ని ఈక్వి వలెంట్ కాన్సంట్రేషన్ ఆఫ్ గాస్ లో రెప్రజెంట్ చేస్తాము అదే yAగురించిన పూర్తి వివరణ ఇది గ్యాస్ ఫేజ్ తో ఈక్విలిబ్రియం లో ఉన్న కాన్సంట్రేషన్ ఈక్విలిబ్రియం వద్ద లిక్విడ్ ఫేస్ కాన్సంట్రేషన్ xAL గ్యాస్ ఫేస్ కాన్సంట్రేషన్ yA మనం ఇండివిడ్యువల్ మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ ని ఓవరాల్ మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ తో మార్పిడి చేసాము కొలవ తగిన తెలిసికోదగినది ఈక్విలిబ్రియం వాల్యూ అదే విధంగా లిక్విడ్ వైపు ఓవరాల్ మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ K x టైమ్స్ xA xAL xA అనేది గ్యాస్ ఫేస్ బల్క్ కాన్సంట్రేషన్ yAGతో ఈక్విలిబ్రియం లో ఉన్న కాన్సంట్రేషన్ yAఇది అనేది లిక్విడ్ ఫేస్ బల్క్ కాన్సంట్రేషన్ తో ఈక్విలిబ్రియం లో ఉన్న గ్యాస్ ఫేస్ కంపొజిషన్ కాబట్టి ఇవి నిజమైన క్వాంటిటీస్ కాదు కాన్సెప్టువల్ క్వాంటిటీస్ అవి ఈక్విలిబ్రియం కండిషన్ లలో కొలవవచ్చు కానీ ట్రాన్స్ పోర్ట్ జరుగుతున్నప్పుడు ఇవి కాన్సెప్టువల్ క్వాంటిటీస్ మాత్రమే కాబట్టి yA అంటే m టైమ్స్ xALఅదే ఈక్విలిబ్రియం కాన్స్టెంట్ ఈక్వేషన్ 4 లో So yA is nothing but m times xAL in terms of the same equilibrium constant equation 4 yA m xAL లోని ప్రతి టర్మ్ NA తో ఈక్వల్ కాబట్టి మనం ఇలా వ్రాయవచ్చు Since each term in equals NA we can write yAG yAiNAky xAi-xALNAkx 6 సబ్స్టిట్యూట్ చేయడం ద్వారా ని ఇలా వ్రాయవచ్చు Substituting can be written as m xA xAi NAky ఇంకా రి ఎరేంజ్ చేస్తే ఇలా వస్తుంది xA xAi NAmky మరియు ని యాడ్ చేస్తే ఇది వస్తుంది Substituting can be written as xA xAL NA 1mky1kx ని ఇలా వ్రాయవచ్చు xA xAL NAKx and లోని RHS లను ఈక్వెట్ చేస్తే ఇలా వస్తుంది Equating the RHS s of and we get 1Kx1mky 1kx m కనుక లార్జ్ అయితే O2 కి లాగ అప్పుడు If m is large then 1Kx1kx ఆక్సిజన్ కు హెన్రి లా కాన్స్టెంట్ వాల్యూ 4 75 x 104 ఇది చాలా పెద్ద సంఖ్య m గనుక పెద్దది అయితే m హారం లో ఉంది కనుక దీని ని వదిలి వేయవచ్చు ఇతర వాల్యూస్ తో పోలిస్తే పెద్దది ఏ కేస్ లో అయినా m కనుక పెద్దది అయితే హారం పెద్దది అగును ఎందుకంటే మిగతా వాల్యూస్ అదే పరిమాణం లో ఉండవచ్చు కాబట్టి 1 లార్జ్ వాల్యూ ని '0' గా తీసుకోవచ్చు అది ఈక్వేషన్ 10 మనము చూసాము Flux molestransferredareatime KxxA xAL The mass transfer rate molestransferredtime KxA xA xAL where A interfacial area molestransferredvolumetimeKxAVxA xALKxaxA xAL where a interfacial area per unit volume ఇంటర్ ఫేషియల్ ఏరియా పర్ యూనిట్ వాల్యూమ్ KxaCO2KLa Volumetric oxygen transfer coefficient వాల్యూమెట్రిక్ ఆక్సిజన్ కోషంట్ riKLaCO2 CO2V మోల్ ఫ్రాక్షన్ బేసిస్ మీద ఓవర్ ఆల్ మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ దీనిని టోటల్ ఆక్సిజన్ కాన్సంట్రేషన్ తో గుణిస్తే మోలార్ కాన్సంట్రేషన్ బేసిస్ వస్తుంది మోలార్ కాన్సంట్రేషన్ ఆక్సిజన్ యొక్క మాస్ ట్రాన్స్ ఫర్ కోషంట్ మోల్ ఫ్రాక్షన్ బేసిస్ మీద ఇంకా వాల్యూమెట్రిక్ బేసిస్ మీద కూడా KLa కాబట్టి దీనిని వాల్యూమెట్రిక్ ఆక్సిజన్ ట్రాన్స్ ఫర్ కోషంట్ KLa అంటారు మనం ఇది అంతా ఎందుకు చేస్తున్నాము అంటే ఆక్సిజన్ మీద బాలన్స్ ఈక్వేషన్ వ్రాస్తున్నాము ఆక్సిజన్ ఎయిర్ బబుల్ నుంచి లిక్విడ్ లోకి సరఫరా అవుతుంది మనం డిరైవ్ చేసిన రేట్ ఆఫ్ ఇన్ పుట్ KLaCO2 CO2 మనం మాస్ బేసిస్ కోసం దీనిని మన సిస్టం యొక్క వాల్యూమ్ తో గుణించాలి మనం DO గా చెప్పుకున్నది CO2నే ఇది మీడియం లోని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ అది ఏ టైం లోనైనా కొలవతగినది ఎక్యుమిలేటెడ్ ఆక్సిజన్ ఎమౌంట్ అదే మన DO అవునా ఇదే కాన్సంట్రేషన్ కి DO కి ఉన్న రిలేషన్ KLa బయోరియాక్టర్ లో ఒక ముఖ్య మైన పారామీటర్ మనం KLaమీద మంచి పట్టు సాధించే వరకు ఇది చాలా సార్లు కనుగొనవలసి ఉంటుంది మా డాక్టోరల్ స్టడీస్ చేసే టప్పుడు బయోరియాక్టర్ ఉపయోగించే ప్రతి సారి KLaను కనుగొనవలసి ఉంటుంది కాబట్టి పరిశ్రమలో KLaను చాలా ఖచ్చితముగా కనుగొనవలసి ఉంటుంది ఎందుకంటే అది బయోరియాక్టర్ యొక్క ఆక్సిజన్ ట్రాన్స్ ఫర్ కెపాసిటీ ని తెలియచేస్తుంది బయోరియాక్టర్ లో KLaని కొలవడానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఇది కల్టివేషన్ ఇంకా ఫెర్మెంటేషన్ కండిషన్ ల వద్ద ఎస్టిమేట్ చేయవలసి ఉంటుంది ఎందుకంటే ఇది ఇది చాలా పారామీటర్స్ కి ఫంక్షన్ ఉష్ణోగ్రత ప్రెజర్ కంపొజిషన్ ఫ్లో రేట్ యాజిటీషన్ రేట్ మొదలైనవి చాలా విషయాలు KLaను ప్రభావితం చేస్తాయి కాబట్టి మనం ఏమి చేస్తామంటే వాటిల్ని అన్నింటిని ఫిక్స్ చేసి చివరిగా KLaను ఎస్టిమేట్ చేస్తాము రెండు పద్ధతులు ఉన్నాయి KLa కోసం సల్ఫేఎట్ ఆక్సిడేషన్ పధ్ధతి ఇంకా డైనమిక్ రెస్పాన్స్ పధ్ధతి డైనమిక్ రెస్పాన్స్ పధ్ధతి ఎక్కువగా ఉపయోగించే పధ్ధతి మనది పరిచయాత్మక కోర్స్ కాబట్టి ఈ కామన్ పధ్ధతి డైనమిక్ రెస్పాన్స్ పధ్ధతి గురించి మాట్లాడుకుందాము KLa ఈ పధ్ధతి కోసం ఒకసారి మళ్ళీ ఆక్సిజన్ పై మాస్ బాలన్స్ చేద్దాం మం సిస్టం బ్రాత్ మైనస్ బబుల్స్ మన మాస్ బ్యాలెన్స్ ఇలా ఉంటుంది ri rorg rcddt బ్రాత్ మైనస్ బబుల్స్ సిస్టం లో ఆక్సిజన్ మీద వ్రాయడమైనది అవుట్ పుట్ రేట్ 0 ఎందుకంటే మనం సౌకర్యవంతంగా బ్రాత్ మైనస్ బబుల్స్ సిస్టం ని ఎంచుకున్నాం ఇన్ ఫుట్ రేట్ మనమిప్పుడే చూసిన విధంగా KLaCO2 CO2V ఇంకా సేల్స్ గనుక ఉంటే కంజంషన్ రేట్ qO2 సెల్ కాన్సంట్రేషన్ ఇంటూ వాల్యూమ్ ల గుణితం qO2ఆక్సిజన్ కంజంషన్ రేట్ పర్ సెల్ కాన్సంట్రేషన్ సెల్ కాన్సంట్రేషన్ బేసిస్ మీద ఇది ఆక్సిజన్ కంజంషన్ రేట్ కాబట్టి దీనిని మాస్ పర్ వాల్యూమ్ పర్ టైమ్ కోసం కాన్సంట్రేషన్ తో గుణించవలెను ఇంకా దీనిని వాల్యూమ్ తో గుణిస్తే మాస్ పర్ టైమ్ వస్తుంది స్పెసిఫిక్ ఆక్సిజన్ కంజంషన్ రేట్ qO2అని దీని పేరు KLaCO2 CO2V qO2xVdCO2Vdt సెల్స్ ఏవి లేనప్పుడు x0 కాన్స్టెంట్ వాల్యూమ్ వద్ద V కాన్స్టెంట్ When no cells are present x0 at constant volume V constant KLaCO2 CO2VVdCO2dt KLaCO2 CO2dCO2dt ఈక్వేషన్ ని సాల్వ్ చేస్తే dCO2CO2 CO2KLadt ఇంటిగ్రల్ టేబుల్ నుంచి dxa xకు ఇంటిగ్రల్ కావలి From a table of integrals we need the integral for the form dxa x ఇది సొల్యూషన్ ln CC CO2 kLat Thus in a plot of ln CC CO2 vs t kLa is the అనేది slope ఇది డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ కు ఒక బేసిస్ ఇస్తుంది డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ సెల్స్ లేని విధంగా జరుగుతుంది kLa ను సెల్స్ లేకుండగా ఎస్టిమేట్ చేస్తారు నిజమైన బ్రాత్ లో అది సరియే కానీ అక్కడ సెల్స్ లేవు మనకు ఒక ప్రయోగంలో డేటా లభిస్తే లిక్విడ్ లోని ఆక్సిజన్ కాన్సంట్రేషన్ వేరియేషన్ టైం ల స్లోప్ వస్తుంది చేసేది అదే బయోరియాక్టర్ యొక్క kLa ను కనుగొనడానికి చేసే ప్రయోగం ఇదే ప్రయోగం ఈ విధంగా ఉంటుంది DO స్కెల్ టైం స్కేల్ ఉంటాయి మొదట్లో బ్రాత్ లో ఆక్సిజన్ ఉండచ్చు ఎందుకంటే గాలికి ఎక్సపోజ్ కాబట్టి ఫిల్టెర్డ్ గాలి కానీ స్టెరిలైజ్డ్ గాలి కానీ ఆర్గానిజమ్స్ ఏమి లేవని మనం నిర్ధారించుకుంటాము ముందు మనం బ్రాత్ నుంచి మొత్తం ఆక్సిజన్ ను వెలుపలికి పంపించాలి దాని కోసం మనం నైట్రోజెన్ ను వాడుతాము బ్రాత్ గుండా బబుల్ నైట్రోజెన్ ను పంపుతారు నైట్రోజెన్ బ్రాత్ నుండి ఆక్సిజన్ మొత్తం తొలగిస్తుంది డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ నైట్రోజెన్ పంపిన తర్వాత కొంత సేపటికి '0' కు పడిపోతుంది 0 ను నిర్ధారించుకొని కొద్దీ సేపు 0 ఉన్న తర్వాత గాలిని మళ్లీ పంపితే ఇది ఇలా ఉంటుంది డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ పెరుగుతుంది నెమ్మదిగా సాచురేషన్ లెవల్ కు చేరుతుంది మనం సాధారణం గా సాచురేషన్ లెవల్ కన్నా కొద్దిగా తక్కువ లో మొదలు పెడతాము దీని నుంచి మనం ఇలాంటి గ్రాఫ్ ద్వారా డేటా పొందవచ్చు ln CC CO2 vs t దీనిని చూడండి ln CC CO2 vs tని స్ట్రైట్ లైన్ అనుకుందాం కాబట్టి ఇది కేవలం ఏ ప్రాంతంలో అయితే గ్రాఫ్ స్ట్రైట్ లైన్ అగునో ఆ ప్రాంతం లోనే వాలిడ్ అవుతుంది కాబట్టి గ్రాఫ్ స్ట్రైట్ లైన్ గా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకొని స్లోప్ ని కనుగొంటాము kLa ని అలా కనుగొంటాము DO ప్రోబ్ డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ ను కొలవడానికి వాడెదరు వీడియొ లో చెప్పిన సైట్ లో దీని బొమ్మ చూడ వచ్చు ఇది ఒక ఎలెక్ట్రో కెమికల్ ప్రోబ్ ప్లాటినం కాథోడ్ సిల్వర్ యానోడ్ ఉంటాయి ఎలెక్ట్రో కెమికల్ ప్రోబ్ లో మనకు ఒక కాథోడ్ ఒక యానోడ్ ఇంకా ఎలెక్ట్రోలైట్ కావాలి ఎలెక్ట్రోలైట్ ఇక్కడ పొటాషియం క్లోరైడ్ ఇవన్నీ ఒక చిన్న చాంబర్ లో చుట్టూతా ఆక్సిజన్ పర్మియబుల్ మెంబ్రేన్ కలిగి ఉంటాయి కాథోడ్ యానోడ్ ఎలెక్ట్రోలైట్ ఇంకా ఆక్సిజన్ పర్మియబుల్ మెంబ్రేన్ ఉన్నాయి ఇది మొత్తం మీడియం లో మునిగి ఉంటుంది మీడియం లోని ఆక్సిజన్ మెంబ్రేన్ ద్వారా ప్రవేశించి కాథోడ్ దగ్గర ఈ విధంగా రియాక్ట్ అగును ఆక్సిజన్ హైడ్రాక్సిల్ అయాన్ ను ప్లాటినం కాథోడ్ సమక్షం లో ఇస్తుంది 12O2H2O2e Pt→2OH AgCl →AgCle యానోడ్ లో సిల్వర్ ఉంది పై రెండు రియాక్షన్స్ ఎలెక్రోడ్స్ వద్ద జరిగేవి ఎలెక్ట్రాన్స్ ట్రాన్స్ ఫర్ ఎలెక్రోడ్స్ వద్ద జరిగే టప్పుడు ఎలెక్ట్రోడ్స్ ని వైర్ తో కలిపితే కరంటు చూడ వచ్చు ఉత్పత్తి అయినా కరెంటు ఆక్సిజన్ పర్మియబుల్ మెంబ్రేన్ గుండా ఆక్సిజన్ ఫ్లక్స్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది అది డిజాల్వ్డ్ ఆక్సిజన్ కు ప్రపోర్షనల్ గా ఉంటుంది ఇది ఎలెక్ట్రో కెమికల్ ప్రోబ్ ప్రిన్సిపుల్ ఇంకా ఆప్టికల్ ప్రోబ్స్ కూడా ఉన్నాయి ఆప్టికల్ DO సెన్సర్ కు సంబంధించిన వీడియొ కు లింక్ చూపిస్తాను మీరు అది చూడండి ఈ లెక్చర్ ను ఓక ప్రాక్టికల్ ప్రాబ్లమ్ 4 1 తో ముగిద్దాం దీనిని తర్వాతి లెక్చర్ లో సాల్వ్ చేద్దాం ఇది K L a ను మెజర్ చేసే ప్రాక్టికల్ ప్రాబ్లమ్ ఒక స్టిర్డ్ ట్యాంక్ బయోరియాక్టర్ K L a ను తెలుసుకోవడానికి రియాక్టర్ 500 rpm 1 ఎట్మాస్పియర్ ప్రెజర్ మరియు 37 డిగ్రీ c వద్ద డైనమిక్ రెస్పాన్స్ మెథడ్ లో పనిచేస్తోంది ఆక్సిజన్ గాలి నుండి లభిస్తోంది ఒక మిల్లివోల్ట్ మీటర్ ను డిజాల్వ్డ్ ఆక్సిజన్ లెవల్ తెలుసుకోవడానికి ఉంది బయోరియాక్టర్ యొక్క K L a ను కనుక్కోండి ఇది నా డాక్టోరల్ రోజుల్లోని సొంత ప్రయోగం టైం వర్సెస్ DO టైమ్ సెకండ్స్ లో DO మిల్లి వోల్ట్స్ లో ఇవ్వబడిన వాల్యూస్ వీటితో K L a ను కనుక్కోమన్నారు మనం తర్వాతి లెక్చర్ లో కలిసినపుడు దీనిని సాల్వ్ చేద్దాం